నమస్కారము ఈ వారం మనం ఏమి చూస్తామంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ను సర్క్యూట్ విశ్లేషణలో ఏ విధంగా ఉపయోగించవచ్చో చూద్దాం కాబట్టి వివరాల్లోకి వెళ్ళే ముందు మన చర్చను ప్రారంభిద్దాంముందుగా మనం చర్చించిన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ గురించి అర్థం చేసుకుందాం కాబట్టి ప్రాథమికంగా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ టైమ్ డొమైన్ ఫంక్షన్ ద్వారా సూచించబడే సిగ్నల్ను S డొమైన్ లో విశ్లేషించడానికి అనుమతిస్తుంది కనుక ప్రాథమికంగా మీ దగ్గర సిగ్నల్ ఉన్నట్లయితే మరియు అది టైమ్ డొమైన్ లో ఫంక్షన్ అయినట్లయితే అది విశ్లేషణ కోసం S డొమైన్లో సూచించబడుతుంది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క లక్షణాలు మరియు ప్రాథమిక సాధారణ ఫంక్షన్స్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ గురించి మునుపటి తరగతులలో చర్చించబడింది తరువాత మనం ఇన్వెర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ గురించి చర్చించాము మరియు పార్షియల్ ఫ్రాక్షన్ విస్తరణను లేక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ పెయర్స్ పద్ధతిని ఉపయోగించి ఇన్వెర్స్ లాప్లాస్ ను కనుగొనవచ్చని మేము చెప్పాము అంతేకాక మనం ఏమి చర్చించాము అంటే నిజమైన ధ్రువాలు ఘాతాంక చర్యలకు దారితీస్తాయి అని మరియు సంక్లిష్ట ధ్రువాలు డాంపుడ్ సైనోసైడ్ల కు దారి తీస్తాయి అని అంతేకాక ఇనిషియల్ మరియు ఫైనల్ వ్యాల్యూ సిద్ధాంతాల గురించి చర్చించాము మరియు సర్క్యూట్ విశ్లేషణకు అవసరమైన ప్రారంభ మరియు చివరి పరిస్థితులను కూడా మనం తెలుసుకోవచ్చు కనుక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ గురించి చర్చించినప్పుడు వాటికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇవే ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించి సర్క్యూట్ విశ్లేషణను ఎలా చేస్తాం అనే దాని గురించి మాట్లాడుదాం కాబట్టి ఎలక్ట్రికల్ సర్క్యూట్ను విశ్లేషించడానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఉత్తమ పద్ధతుల్లో ఒకటి ఇది మూడు ప్రధాన దశలను కలిగి ఉంటుందిఒకటి మీరు సర్క్యూట్ను టైమ్ డొమైన్ నుండి S డొమైన్కు మారుస్తారుదాని అర్థం ఏమిటంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్లో మీరు కలిగి ఉన్న సర్క్యూట్ ఎలిమెంట్స్ అన్నీ మొదట S డొమైన్ లో మార్చబడతాయి మునుపటి తరగతులలో మనం చర్చించిన సర్క్యూట్ విశ్లేషణ పద్ధతులను ఉపయోగించి సర్క్యూట్ను పరిష్కరిస్తాముఅవి నోడల్ విశ్లేషణ మెష్ విశ్లేషణ వంటివి లేదా సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ సూపర్పొజిషన్ లేదా ఏదైనా కావచ్చు లేదా మనం చర్చించిన ఏదైనా సర్క్యూట్ విశ్లేషణ పద్ధతుల్లో మీ థెవెనిన్ మరియు నార్టన్ ఈక్వివాలంట్స్ కూడా ఉండవచ్చు రెండవ దశ ఏమిటంటే మనకు S డొమైన్ లో ఏర్పడిన సర్క్యూట్ ఏమైనప్పటికీ మనం S డొమైన్లోని సర్క్యూట్ను పరిష్కరించడానికి సర్క్యూట్ విశ్లేషణ పద్ధతిని ఉపయోగిస్తాము మరియు చివరగా మనకు S డొమైన్లో సమాధానం వచ్చినప్పుడుమనం పరిష్కారం కోసం ఇన్వెర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగిస్తాము మరియు చివరకు మనం టైమ్ డొమైన్లో పరిష్కారం పొందుతాము సర్క్యూట్ విశ్లేషణ చేసినప్పుడు మనం మూడు ప్రధాన దశలు అనుసరిస్తాం కాబట్టి మనం అర్థం చేసుకోవలసిన మొదటి విషయం ఏమిటంటే వివిధ సర్క్యూట్ మూలకాలను టైమ్ డొమైన్ నుండి S డొమైన్ లో ఎలా మార్చగలం అని మన సర్క్యూట్లో సాధారణంగా ఉన్న మూడు ముఖ్య అంశాలను మొదట చూద్దాం అవి రెసిస్టర్లు ఇండక్టర్లు మరియు కెపాసిటర్లు మనం మూడు అంశాలను S డొమైన్ లో ఎలా మార్చగలం రెసిస్టర్ కు టైమ్ డొమైన్ లో వోల్టేజ్ కరెంట్ సంబంధం ఓమ్స్ చట్టం ప్రకారం ఇది viRగా ఇవ్వబడిందని మనకు తెలుసు ఇప్పుడు మీరు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటే టైమ్ డొమైన్ సమీకరణం S డొమైన్ గా మార్చబడుతుంది కనుక vtఅనేది Vsగా మారుతుంది Rఅనేది స్థిరమైన పరిమాణం మరియు అది మారదు itఅనేది Vsగా మార్చబడుతుంది మనం రెసిస్టర్ను ఫ్రీక్వెన్సీ S డొమైన్గా మార్చినప్పుడు ఇది మనకు లభిస్తుంది ఇప్పుడు ఇండక్టర్ లో మనకు తెలుసు ఇండక్టర్ దగ్గర వోల్టేజ్ ను Ldidt సమీకరణం ద్వారా ఇవ్వబడుతుంది అని ఇప్పుడులాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క వివిధ లక్షణాల గురించి చర్చిస్తున్నప్పుడు మనం మునుపటి తరగతులలో చర్చించిన విధంగా టైం డిఫరెంషియేషన్ పద్ధతిని ఉపయోగిస్తాము ఇండక్టర్ కోసం టైం డొమైన్ సమీకరణాన్ని లాప్లాస్ డొమైన్ అనగా S డొమైన్ లో మారుస్తాము కాబట్టి vtఅనేది Vsగా మారుతుంది ఇప్పుడుLస్థిరమైన పరిమాణంగా ఉంటుందికానీ didt విషయంలో మనం టైం డిఫరెంషియేషన్ పద్ధతిని ఉపయోగిస్తాము అందువలన మనకు didtలాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వచ్చి sIs iగా వస్తుంది కాబట్టి ఇండక్టర్ వోల్టేజ్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ sLIs Li0 గా ఇవ్వబడుతుంది కనుక ఇది మనకు S డొమైన్ లో వస్తుంది తదుపరిది సర్క్యూట్లో ఆ సమీకరణాన్ని ఎలా సూచిస్తాం అనేది మనకు తెలుసు మన దగ్గర VsLsIs isLIs Li0 ఉన్నట్లయితే అదే సమయంలో ఆ సమీకరణం ను ఉపయోగించి మీరు కరెంట్ Is ను లెక్కించవచ్చు అని కాబట్టి మీరు Is1sLVsisను పొందే విధంగా సమీకరణాన్ని మార్చండి కాబట్టి ఇప్పుడు మనకు S డొమైన్లో ఇండక్టరు వోల్టేజ్ అలాగే ఇండక్టర్ కరెంట్ ఉంది ఇప్పుడు మనం ఈ సమీకరణాలను ఈక్వివలెంట్ సర్క్యూట్ గా మారుస్తాము కనుక మీరు టైం డొమైన్ లో చూసినట్లయితేమనకు ఒక ఇండక్టర్ ఉంది ఇది ఎప్పుడైనా t వద్ద ప్రారంభ కరెంట్ i 0 వద్ద కరెంట్ I ను కలిగి ఉంది మరియు ఏ సమయంలో అయినా అనగా t దగ్గర ఇండక్టర్ వోల్టేజ్ వచ్చి v కాబట్టి ఇది ఇండక్టర్ వోల్టేజ్ మరియు కరెంట్ యొక్క టైమ్ డొమైన్ ప్రాతినిధ్యం మనం ఇప్పుడు వాటిని S డొమైన్ లో మారిస్తే vtవచ్చి Vs గా మారుతుంది మరియు itవచ్చి Is గా మారుతుంది ఇప్పుడు మనం ఇండక్టర్ L కోసం ఏం చేస్తాం మనకు తెలుసు VssLIs Li0 మైనస్ గుర్తును సూచించడానికి కల్పిత వోల్టేజ్ మూలం యొక్క ధ్రువణత అంటే ఇండక్టర్ యొక్క ప్రారంభ పరిస్థితిని సూచిస్తుంది ఇండక్టర్ అనేది టైం t0 అయినప్పుడు ఆ సమయంలో అది 1 అవుతుంది మరియు ధ్రువణత వ్యతిరేకం అవుతుంది కాబట్టి ఇండక్టర్ కి S డొమైన్లో వోల్టేజ్ యొక్క సమీకరణం sL అవుతుంది ఆ ఇండక్టర్ వోల్టేజ్ సోర్స్తో సిరీస్లో ఉంటుంది l వద్ద l కి సమానంగా I వద్ద 0 గా ఉంటుంది మరియు పైన ప్రతికూల ధ్రువణతతో మరియు దిగువ సానుకూలంగా ఉంటుంది కాబట్టి ఇది మనం టైమ్ డొమైన్ను S డొమైన్ గా మార్చేటప్పుడు మనం పొందిన సమీకరణాన్ని సూచిస్తుందని చెప్పవచ్చు అదేవిధంగా కరెంట్ కు కూడా ఇప్పుడు మీకు తెలుసు ఇండక్టర్ వద్ద వోల్టేజ్ vtని S డొమైన్ లో Vs గా సూచించవచ్చు అని మరియు అదే విధంగా కరెంట్ it ని Is గా సూచించవచ్చు ఇప్పుడు మీరు ఈ సమీకరణం చూసినట్లయితే కరెంట్ Is గా మార్చబడింది అంతేకాక అది రెండు భాగాలుగా విభజించబడింది కాబట్టి ప్రస్తుత కరెంట్ Is ను కనుగొనాలనుకుంటే మనం ఆ సమీకరణాన్ని ఉపయోగించి ఈక్వివలెంట్ సర్క్యూట్ను కనుగొంటాము కాబట్టి మొదట మనకు లభించిన విలువ వచ్చి i0s కాబట్టి ఇది ప్రారంభ స్థితిని సూచించే కరెంట్ సోర్స్ యొక్క విలువ అవుతుంది అనగా ప్రారంభ కరెంట్ ఇండక్టర్ ద్వారా ప్రవహిస్తుంది అని కనుక i0s దిశ సానుకూలంగా ఉన్నందున క్రిందికి ఉంటుంది కావున కరెంట్ Iఅనేది కల్పిత కరెంట్ సోర్సు కు ఒకే దశ సూచిస్తుందిఇది ఇండక్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ యొక్క ప్రారంభ స్థితిని సూచిస్తుంది ఇప్పుడుతదుపరిది ఇండక్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ విలువ కాబట్టి ఇది ఏమిటంటే 1sLVs కనుక దాని అర్థం ఏమిటంటే ఇండక్టర్ యొక్క విలువ వచ్చి sL కాబట్టి ఈ విధంగా మనం వోల్టేజ్ V రూపంలో లేదా కరెంట్ I రూపంలో ఇండక్టర్ను సూచించవచ్చు కాబట్టి మీరు సర్క్యూట్ సమీకరణాన్ని పరిష్కరిస్తున్నప్పుడు ఇవి అవసరం మీరు కిర్చాఫ్ వోల్టేజ్ చట్టాన్ని ఉపయోగిస్తున్నప్పుడు ఇది సాధారణంగా ఉపయోగించబడుతుంది మరియు మీరు సర్క్యూట్లను మార్చడానికి కిర్చాఫ్ కరెంట్ చట్టాన్ని ఉపయోగిస్తున్నప్పుడు ఇది ఉపయోగించబడుతుంది ఇప్పుడు కెపాసిటర్ గురించి మాట్లాడుదాం కనుక మనకు తెలుసు కెపాసిటర్ విషయంలో ఏ టైం t లో అయినా కరెంట్ అనేది itCdvdt గా ఇవ్వబడుతుంది అని కాబట్టి ఈ సమీకరణం టైం డొమైన్ లో ఉపయోగించి S డొమైన్ లో మారుస్తాము మనం ఎప్పుడైతే S డొమైన్ లో మారుస్తామో అప్పుడు అది ఏ విధంగా వస్తుంది అంటే IsCsVs v0 sCVs Cv0 ఇప్పుడు అదే విధంగా మీరు ఈ సమీకరణాన్ని మార్చినట్లయితే లేక వోల్టేజ్ పరంగా ఈ వ్యక్తీకరణ వచ్చి Vs1sCIsvs కాబట్టి ఈ రెండూ S డొమైన్లోని కెపాసిటర్ కోసం పాలక సమీకరణాలు కాబట్టిఇండక్టర్ విషయంలో మనం చేసినట్లుగా ప్రాతినిధ్యం వహించవచ్చు అంతేకాక కెపాసిటర్ విషయంలో మనం చేసినట్లుగా ప్రాతినిధ్యం వహించవచ్చు మరియు సర్క్యూట్లో ఈ రెండు సమీకరణాలను సూచించండి కాబట్టి S డొమైన్ లో కెపాసిటర్ యొక్క సమానమైన వాటిని ఎలా సూచిస్తామో చూద్దాం కనుక ఇది టైమ్ డొమైన్ లో కెపాసిటర్ యొక్క సమానమైన ప్రాతినిధ్యం ఇక్కడ మీకు కెపాసిటర్ అంతటా vt వోల్టేజ్ ఉంటుంది కెపాసిటర్ అంతటా ప్రారంభ వోల్టేజ్ v0 ఉంటుంది ఇప్పుడు కెపాసిటర్ అంతటా S డొమైన్లోని వోల్టేజ్ Vs ను కనుగొనమని అడిగినప్పుడు ఈ సమీకరణాన్ని మనము ఉపయోగిస్తాము మరియు ఇది రెండు పదాలను కలిగి ఉందని మీరు చూడవచ్చు మరియు ఇది వోల్టేజ్ కాబట్టి రెండు పదాలు వోల్టేజ్ పదాలు కావచ్చు ఇది సానుకూలంగా ఉన్నందున దీని అర్థం పైన ధ్రువణత మరియు దిగువన ప్రతికూలంగా ఉండే సానుకూల వోల్టేజ్ మూలం విలువ అవుతుంది కనుక ఇది కల్పిత వోల్టేజ్ మూలం అవుతుంది అనగా v ఆ సమయంలో t0 బై S అవుతుంది ఇది ప్రారంభ పరిస్థితిని సూచిస్తుంది అనగా ఆ సమయంలో కెపాసిటర్ అంతటా వోల్టేజ్ 0 కి సమానం ఇప్పుడు 1sC ఇక్కడ కెపాసిటర్ యొక్క విలువ అవుతుంది ఎందుకంటే కరెంట్ Is సర్క్యూట్ గుండా ప్రవహిస్తుందని మీరు చెప్పినప్పుడు అక్కడ 1sCIsవచ్చి కెపాసిటర్ దగ్గర డ్రాప్ అవుతుంది ప్లస్ ఆ వోల్టేజ్ v వచ్చి టైం t0 అయినప్పుడు v0 అవుతుంది మరియు బై S అవుతుంది మరియు మీరు కూడినప్పుడు S డొమైన్లో v వద్ద విలువను పొందుతారు కాబట్టి మీరు కిర్చాఫ్ వోల్టేజ్ చట్టాన్ని వర్తింపజేయడానికి ఇది అవసరం ఇప్పుడు తరువాత మీరు ఈ రెండు పదాల పరంగా ప్రస్తుత Is ను కూడా సూచించవచ్చు ఈ రెండు పదాలు కూడా కరెంటు కు సంబంధించినవి ఎందుకంటే Is అనేది కరెంట్ కాబట్టి Is అనేది రెండు భాగాలుగా విభజించబడిందికాబట్టి మనం దానిని సర్క్యూట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు మీరు చూసినట్లయితే మొదటి పదం వచ్చి 1 అప్ ఆన్ Sc మరియు మీరు 1sCని Vచేత భాగాహరిస్తే మీకు sCVవస్తుంది ఇది సర్క్యూట్ యొక్క లెగ్ గుండా ప్రవహించే కరెంట్ తప్ప మరొకటి కాదు తదుపరిది టైం t0 వద్ద C ఇన్ టూ Vఇది మళ్లీ వచ్చి కరెంటు పదం ఇది స్థిరమైన విలువ ఎందుకంటే టైం t0 వద్ద ఇది కెపాసిటర్ అంతటా వోల్టేజ్ను సూచిస్తుంది కాబట్టి ఇది ప్రతికూల సంకేతాన్ని కలిగి ఉంటే కరెంటు దిశ I కరెంటు దిశకు విరుద్ధంగా ఉంటుంది కాబట్టి దీనిలో మీరు Is కు సమీకరణాన్ని సమానంగా సూచించవచ్చు మరియు కిర్చోఫ్ కరెంటు చట్టం సహాయంతో విశ్లేషించాల్సిన సర్క్యూట్ను మీరు చూసినప్పుడల్లా ఇది ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఈ వోల్టేజ్ మరియు కరెంట్ సమీకరణాలు మీ సౌలభ్యం ప్రకారం సర్క్యూట్ను పరిష్కరించడానికి అవసరమైనప్పుడు మీరు ఉపయోగించవచ్చు ఇప్పుడు ఈ సమీకరణాల నుండి ప్రారంభ పరిస్థితులు పరివర్తనలో భాగమని మనం గమనించాము కాబట్టి మనం S డొమైన్లోని ప్రారంభ పరిస్థితులతో ఎలా కలిసిపోతామో అనేదాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే S డొమైన్ సమీకరణాలు ప్రారంభ పరిస్థితులను కూడా చూసుకుంటాయి కనుక సర్క్యూట్ విశ్లేషణలో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ను ఉపయోగించడం వల్ల ఇప్పుడు ఇది అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి ఇప్పుడు మరొక ప్రయోజనం ఏమిటంటే ఇది మీకు పూర్తి ప్రతిస్పందనను ఇస్తుంది ఇందులో సర్క్యూట్ యొక్క అస్థిరమైన మరియు స్థిరమైన స్థితి ప్రతిస్పందన ఉంటుంది కనుక మీరు గుర్తు చేసుకున్నట్లయితే మనం మొదటి ఆర్డర్ రెండవ ఆర్డర్ సర్క్యూట్ యొక్క స్టెప్ రెస్పాన్స్ గురించి చర్చిస్తున్నప్పుడు మనం పరిష్కారాన్ని సహజ ప్రతిస్పందనగా మరియు మొదటి ప్రతిస్పందనగా మార్చాము మరియు రెండింటిని విరివిరిగా కనుగొన్నాము మరియు చివరగా చివర ప్రతిస్పందన రావడం కోసం వాటిని కూడాము కానీ ఈ సందర్భంలోమనం రెండు పరిష్కారాలను కలిగి ఉండటం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదువిడిగా విశ్లేషించి ఆపై సంగ్రహించండి ఎందుకంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మరియు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించి సర్క్యూట్ విశ్లేషణ చేసినట్లయితే నేరుగా మీకు సర్క్యూట్ యొక్క పూర్తి ప్రతిస్పందన వస్తుంది ఇప్పుడు మీరు ఈ రెండు సమీకరణాలను అనగా VssLIs Li0 మరియు IssCVs Cv0 దగ్గరగా చూసినట్లయితేమీరు గమనించినప్పుడు మీరు ద్వంద్వత్వాన్ని నిర్ధారించవచ్చుఎందుకంటే మీరు రెండు సమీకరణాలు చూసినప్పుడు L అనేది C యొక్క ద్వంద్వ Is అనేది Vs యొక్క ద్వంద్వv0 అనేది i0 యొక్క ద్వంద్వ అని గమనించవచ్చు కాబట్టి ఇవి ద్వంద్వ జతలను సృష్టిస్తాయి ఇప్పుడు మనం S డొమైన్ లోని ఇంపెడెన్స్ గురించి మాట్లాడినట్లయితే ఇంపెడెన్స్ అనేది సున్నా ప్రారంభ పరిస్థితులు వద్ద వోల్టేజ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మరియు కరెంట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ నిష్పత్తి అవుతుంది కనుక మనం ఇంపెడెన్స్ ను ఎలా రాయవచ్చు అంటే ZsVI కాబట్టి మనం చర్చించిన ఈ మూడు సర్క్యూట్ మూలకాల యొక్క ఇంపెడెన్స్ వచ్చి రెసిస్టెన్స్ కు ZR అవుతుందిఅదే ఇండక్టివ్ కి వచ్చి ZsLఅవుతుందికెపాసిటర్ కు వచ్చి Z1sCఅవుతుంది ఇప్పుడు మీరు అడ్మిట్టన్స్ తెలుసుకోవాలనుకుంటేఅడ్మిట్టన్స్ ఇంపెడెన్స్ యొక్క పరస్పరం కాబట్టి Z విషయంలో మీరు అడ్మిట్టన్స్ తెలుసుకోవాలనుకుంటే YsIVమరియు అదే విధంగా కండక్టన్స్ విలువ మరియు కెపాసిటర్ విలువలు మారుతాయి ఇప్పుడు సర్క్యూట్ విశ్లేషణలో లాప్లాస్ వాడకం వివిధ సిగ్నల్ మూలాల వాడకాన్ని సులభతరం చేస్తుంది కాబట్టి ప్రేరణ ప్రతిస్పందన వలె దశల ప్రతిస్పందన రాంప్ మరియు ఎక్స్పోనెన్షియల్ సోర్స్ స్పందన సర్క్యూట్ను విశ్లేషించడానికి ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఇప్పుడు కొన్ని సర్క్యూట్ విశ్లేషణలో సర్క్యూట్ మూలకాలను మరియు వాటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లను ఎలా ఉపయోగించుకుంటామో అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు తీసుకుందాం ఇండక్టర్ అంతటా vot కనుగొనవలసిన ఒక ఉదాహరణ తీసుకుందాం మరియు ఇండక్టర్ ద్వారా ప్రారంభ కరెంట్ లేదని మనం అనుకుంటాము లేక కెపాసిటర్ అంతటా ప్రారంభ వోల్టేజి లేదని అనుకుంటాముకనుక దీనికి 0 ప్రారంభ పరిస్థితి ఉంటుంది ఇప్పుడు మొదట మనం ఏం చేయాలి మొదట మనం సర్క్యూట్ను టైమ్ డొమైన్ నుండి S డొమైన్ కు మార్చాలిఅప్పుడు సోర్స్ అనగా యూనిట్ స్టెప్ ను S డొమైన్ కు మార్చినప్పుడు అది 1s అవుతుంది ఇండక్టర్ వచ్చి sL అవుతుంది మరియు L విలువ వచ్చి ఒకటి అవుతుంది అందువలన అది sఅవుతుంది 13 F ఫరాడ్ కెపాసిటర్ S డొమైన్లో 3 s గా విలువను కలిగి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకు ఈ మూలకాలన్నీ S డొమైన్లో ఉన్నాయి మనం ఇప్పుడు ఈ సర్క్యూట్ను S డొమైన్లో సూచించగలము కాబట్టి సోర్స్ ఇప్పుడు 1s అవుతుంది రెసిస్టన్స్స్ లలో ఎటువంటి మార్పు ఉండదు కాబట్టి ఇవి ఒకే విధంగా ఉంటాయికెపాసిటర్ ఇప్పుడు 3s అవుతుంది మరియు ఇండెక్టర్ ఇప్పుడు sఅవుతుంది మరియు మనం మొదట S డొమైన్లోని ఇండక్టర్ అంతటా వోల్టేజ్ను కనుగొనాలిఆ తర్వాత దానిని టైమ్ డొమైన్ లోకి మారుస్తాము ఇప్పుడు మీరు సర్క్యూట్ చూస్తే మీరు మెష్ విశ్లేషణను ఉపయోగించుకోవచ్చుకాబట్టి కరెంట్ I1 మొదటి లూప్లో ఉంది అనుకోండిI2 రెండవ లూప్లో ఉంది అనుకోండి మెష్ 1 సమీకరణాన్ని మీరు ఇలా వ్రాయవచ్చు 1s13sI1 3sI2 మెష్ 2 లో ఏమి జరుగుతుంది మీరు అన్ని ఇంపెడెన్స్ లను సంకలనం చేస్తారు కనుక ఇది s53s I2కి మీకు s53s వస్తుంది మరియు I1 I2 కు వ్యతిరేక దిశలో ఉంది కెపాసిటర్ కు మీకు ఇంకో పదం వస్తుంది అది 3sI1 కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని సరళీకృతం చేసినట్లయితే మీకు ఏ విలువ వస్తుంది అంటే I113s25s3I2 ఇప్పుడు మీరు సరళీకృతం చేస్తే 3s38s218sI2⇒I23s38s218s ఇప్పుడు దాన్ని పరిష్కరించడానికి మీరు చదరపు సాంకేతికతను ఉపయోగించుకుంటారు కాబట్టి మీరు మొదట ఈ పదాలకు స్క్వేర్ సృష్టిస్తారు అది s422అవుతుంది ఇప్పుడు లవము ను 2 చేత పెంచండి మరియు హారం లో 2 కలిగి ఉండవచ్చు కాబట్టి మీరు ఈ భాగాన్ని చూసినట్లయితే మీరు చూడగలిగేది ఏమిటి మీరు చూసినట్లయితే ఇది e 4tsin 2t యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అందువల్ల దీనితో మీరు ఇండక్టర్ అంతటా వోల్టేజ్ ప్రతిస్పందనను పొందుతారు ఇప్పుడు మరొక విషయం చూద్దాంమీకు కెపాసిటర్ అంతటా వోల్టేజ్ ఉన్న ప్రారంభ పరిస్థితి ఉన్నప్పుడు మరియు ఆ విలువ 5 వోల్ట్ లు అయితే మొదట మనం సర్క్యూట్ను S డొమైన్ లో మారుస్తాము కానీ మొదట మనం ఇచ్చిన ప్రారంభ పరిస్థితిలో కరెంట్ సోర్స్ Cvoఉందా లేదా అని చూసుకోవాలి ఎందుకంటే మీరు చూస్తే ఇవన్నీ సమాంతరంగా అనుసంధానించబడి ఉన్నాయి అంటే దాని అర్థం కిర్చాఫ్ కరెంట్ లా సరి అయిన ఎంపిక అని కాబట్టి ఇప్పుడు మీరు కిర్చాఫ్ కరెంట్ లా చూసినట్లయితే దాని అర్థం ఏమిటంటే మీరు ఈ కెపాసిటర్ను సమానమైన S డొమైన్గా మార్చాలి కాబట్టి ఇప్పుడు ఈ ప్రత్యేక పదం 1sC గా మార్చబడుతుంది మరియు మీకు సమాంతరంగా కరెంట్ సోర్స్ విలువ Cvo ఉంటుంది voఅనేది 5 వోల్ట్ లు గా ఇవ్వబడింది C అనేది 0 1 F గా ఇవ్వబడింది అందువల్ల Cvo0 10 5A ఇప్పుడు ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ ఉపయోగించి మీరు S డొమైన్లో పూర్తి సర్క్యూట్ను మార్చవచ్చు కనుక ఇది చిత్రంలో చూపిన విధంగా s డొమైన్లో మార్చబడుతుంది యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఎక్స్పోనెన్షియల్ ద్వారా గుణించబడుతుంది అంటే మీరు టైమ్ షిఫ్ట్ పొందుతున్నారు అని అర్థం కాబట్టి వోల్టేజ్ సోర్స్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 10s1అవుతుంది మరియు రెసిస్టెన్స్ లు వచ్చి స్థిరంగా ఉంటాయి ఇప్పుడు కెపాసిటర్ వచ్చి 10s గా మార్చబడుతుంది మరియు సమాంతర వెడల్పులో మీకు 0 5 ఆంపియర్ విలువ ఉన్నకరెంట్ సోర్స్ ఉంటుంది ఎందుకంటే ఇది ప్రారంభ పరిస్థితిని సూచిస్తుంది కాబట్టి తరువాత మీకు కరెంట్ సోర్స్ ఉంది ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ గా మార్చినప్పుడు 2 ఆంపియర్ అవుతుంది ఇప్పుడు మీరు ఏం చేయాలి మీరు టాప్ నోడ్ వద్ద కిర్చాఫ్ కరెంట్ లా వర్తింపజేయాలి కాబట్టి 1 2 మరియు 3 నోడ్ లోపలికి వెళ్లే కరెంట్ లను మీరు చూస్తారు మరియు 2 నోడ్ నుండి బయటకు వస్తున్నట్లు చూస్తారు కాబట్టి మీరు లోపలకి మరియు వెలుపల కు వెళ్లే కరెంట్ లను సేకరించినప్పుడు మీకు ఏమి వస్తుంది అంటే 10s1 V01020 5V010V010s ఇక్కడ వెలుపలకు వెళ్లే కరెంటు వచ్చి V010 మరియు వెలుపలకు వెళ్లే కరెంటు వచ్చి V010sగా ఇవ్వబడింది ఇప్పుడు రెండు వైపులా మీరు 10 తో గుణించి క్రమపద్ధతిలో పెట్టినట్లయితే మీకు ఏమి వస్తుంది అంటే 10s125V0s2లేక V025s35s1s2As1Bs2 మీరు పరిష్కరించినప్పుడు A 10 B 15 విలువలను పొందవచ్చు మరియు V0s10s115s2 ఇన్వెర్సె లాప్లాస్ పరంగా దీన్ని సులభంగా వ్రాయవచ్చు మీకు ఏమి వస్తుంది అంటే v0t10e t15e 2tu కాబట్టి ఇప్పుడు దీనితో మన నేటి సెషన్ను ముగిస్తున్నాను కనుక దీనిలో మనం వివిధ సర్క్యూట్ అంశాల గురించి చర్చించాము మరియు మీరు వాటిని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ గా ఎలా మార్చవచ్చో చర్చించాము మనం తదుపరి తరగతిలో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ గురించి మాట్లాడుకుందాం ధన్యవాదాలు